ఇప్పుడు స్వీయ పరీక్షలో నిర్మించబడిన దాని గురించి మాట్లాడుతాము చిప్ ద్వారా తనను తాను పరీక్షించుకునే ఒక సాంకేతికత ఈ ముఖ్యమైన లక్షణాలను చూద్దాం అవసరాలు ఏమిటి మరియు మనం దీన్ని కొంతవరకు ఎలా సాధించగలమో చూద్దాం బాహ్య పరీక్షల వలె మనం మంచి చేయలేము కాని మనం ఏమి చేయగలం అని చూద్దాం నిర్మించిన స్వీయ పరీక్ష వెనుక ఉన్న ప్రాథమిక భావన ఏమిటంటే చిప్ లోపల కొన్ని అదనపు హార్డ్వేర్లను జోడించడం పరీక్షా ఉత్పత్తి మరియు ప్రతిస్పందన మూల్యాంకనం లోపల చేయవచ్చు సాంప్రదాయిక విధానం ఏమిటి మనం ఏమి చేస్తాం చూద్దాం సాంప్రదాయిక విధానం ఏమిటంటే నేను దానిని ఇక్కడ రేఖాచిత్రంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను నాకు పరీక్షలో సర్క్యూట్ ఉంది CUT నాకు ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఉంది ఇన్పుట్లు ఉన్నాయి అవుట్పుట్లు ఉన్నాయి నేను ఏమి చేస్తాను నేను మొదట ఒక సాధనాన్ని ఉపయోగిస్తాను నేను ఒక టెస్ట్ జనరేషన్ సాధనాన్ని ఉపయోగిస్తాను ఇక్కడ ఇన్పుట్ గా సర్క్యూట్ కి నెట్ లిస్ట్ ని అందిస్తాను లేదా ఈ రకమైన స్పెసిఫికేషన్ మరియు టెస్ట్ జనరేషన్ సాధనం నాకు పరీక్ష వెక్టర్స్ సమితి T ని ఇస్తుంది ఇప్పుడు ఇది ఒకసారి జరుగుతుంది ఇప్పుడు సర్క్యూట్లు తయారైన తర్వాత మనం ఏమి చేస్తాం అంటే మనము ఆటోమేటెడ్ టెస్ట్ ఎక్విప్మెంట్ లేదా ATE ని ఉపయోగిస్తాము మనము పరీక్షా నమూనాలను ATE మెమరీలో లోడ్ చేస్తాము మరియు ATE ఈ చిప్కి ఈ ఇన్పుట్లను ఉత్పత్తి చేస్తుంది ATE లో అదేవిధంగా అవుట్పుట్లు ఇక్కడ ఇవ్వబడతాయి పరీక్షా సరళిని వర్తింపజేయడం మరియు ప్రతిస్పందనను అంచనా వేయడం ATE నియంత్రణలో ఉంటుంది మరియు మీరు గమనించే విషయం ఏమిటంటే ఈ ATE చాలా ఖరీదైన పరికరం మనము దీనిని ఉపయోగిస్తున్నప్పటికీ తయారీ మొత్తం ఖర్చులో ATE కూడా ఒక భాగం కాబట్టి ఇది మరింత సాంప్రదాయిక విధానం కానీ ఇక్కడ మనం పరీక్ష తరం మరియు ప్రతిస్పందన మూల్యాంకనం రెండూ చిప్లోనే చేస్తున్నాము పరీక్షను రూపొందించడానికి మేము బాహ్య పరీక్ష జనరేటర్పై ఆధారపడటం లేదు మనం పరీక్షను వర్తింపజేయడానికి ఏదో ఒకటి లేదా కొంత బాహ్య ATE అవసరం కావచ్చు సహజంగా చిప్లో దీన్ని చేయడానికి మనకు అదనపు హార్డ్వేర్ అవసరం చిప్స్ లోపల ఈ రకమైన అదనపు సదుపాయాన్ని అమలు చేశామని అనుకుందాం తద్వారా అది తనను తాను పరీక్షించుకోగలదు BIST BIST ఆపరేషన్ను నియంత్రించడానికి మనకు కనీసం 2 పిన్లు అవసరం కాబట్టి 1 పిన్ ఉంటుంది ఇది పరీక్ష నియంత్రణ అవుతుందిఇక్కడ మీరు చిప్కు చెప్తారు ఇప్పుడు మీరు మీరే పరీక్షించుకోండి అని సక్రియం చేయబడితే ఆ పిన్ చిప్ పరీక్షను ప్రారంభించడానికి కారణమవుతుంది మరియు అది బాహ్య జోక్యం లేకుండా అంతర్గతంగా మాత్రమే జరుగుతుంది మరియు పరీక్ష ముగిసిన తర్వాత మంచి లేదా చెడు అని చెప్పే అవుట్పుట్ పిన్ ఉంటుంది అది నేను మంచివాడిని లేదా నేను చెడ్డవాడిని అని చెబుతుంది కాబట్టి BIST సాధారణంగా దాని కంటే ఎక్కువ ఏమీ చెప్పదు ఇది చిప్ బాగా పనిచేస్తుందని చెబుతుంది లేదా కనుగొనబడిన ఏదో తప్పు ని చెబుతుంది కాబట్టి ఇప్పుడు నా చిప్ లోపలి భాగం ఇలా కనబడుతుంది అంతకుముందు మనకు సర్క్యూట్లు మాత్రమే పరీక్షలో ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు టెస్ట్ జనరేటర్ ఉంది మనకు స్పందన కాంపాక్టర్ ఉంది మనకు ఇది ఎందుకు అవసరం అని కొంచెం తరువాత వస్తుంది మరియు బాహ్యంగా నేను చెప్పినట్లుగా BIST ఆపరేషన్ ప్రారంభించడానికి లేదా సక్రియం చేయడానికి మనకు ఒక నియంత్రణ సిగ్నల్ అవసరం మరియు పరీక్ష ఫలితాన్ని అంచనా వేయడానికి మనకు ఒక నియంత్రణ సిగ్నల్ అవసరం ఇప్పుడు ప్రేరణను చూద్దాం మనకు BIST ఎందుకు అవసరం మరియు ప్రయోజనాలు ఏమిటి మనకు ఖరీదైన ఆటోమేటెడ్ పరీక్షా పరికరాలు అవసరం లేదని నేను ఇప్పటికే ప్రస్తావించాను ఈ ATE చాలా అధునాతన పరికరం ఇది స్థూలమైన పరికరం ఇది చాలా నియంత్రిత వాతావరణంలో వ్యవస్థాపించబడాలి కాబట్టి మనము చిప్ను పరీక్షించాలనుకున్నప్పుడు ATE దగ్గరకు వెళ్లి ATE లో ఉంచండి మరియు ATE కేవలం పరీక్ష వెక్టర్లను వర్తింపజేస్తుంది మరియు దానిని పరీక్షిస్తుంది కానీ ఇప్పుడు మీరు చిప్లో BIST లక్షణాన్ని కలిగి ఉంటే చిప్ను పరీక్షించడానికి ATE కి వెళ్లవలసిన అవసరం లేదు మీరు దీన్ని మీ ఫీల్డ్ అయిన మీ ల్యాబ్లో కూడా పరీక్షించవచ్చు కాబట్టి క్షేత్ర పరీక్ష కోసం ఉపయోగించవచ్చు రోగ నిర్ధారణ అంటే మీరు ఏ చిప్ చెడ్డదో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు రోగ నిర్ధారణ అనేది వైఫల్యం యొక్క మూలాన్ని గుర్తించడం కాబట్టి సాధారణంగా వ్యవస్థలో మనం సాఫ్ట్వేర్ పరీక్షలు అని పిలుస్తాము మీరు మొదటిసారి మెషీన్ను ఆన్ చేసినప్పుడు మీరు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో చూసినట్లుగా సాఫ్ట్వేర్ డయాగ్నొస్టిక్ నడుస్తుంది అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇది కొన్ని సాధారణ తనిఖీలను చేస్తుంది ఇది మెమరీని etc ని తనిఖీ చేస్తుంది మరియు ఏదో తప్పు అని కనుగొంటే అది కోడ్తో నివేదిస్తుంది ఏది లేదా ఏ ఉప వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించడానికి ఆ కోడ్ అర్థం ఏమిటో మనం డీకోడ్ చేయాలి ఇప్పుడు BIST ఈ రకమైన సాఫ్ట్వేర్ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది కానీ సమస్య సాధారణంగా సాఫ్ట్వేర్ పరీక్షలు అవి చాలా వదులుగా మరియు నైరూప్య పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తాయిహార్డ్వేర్ పరంగా తప్పు కవరేజ్ చాలా తక్కువగా ఉంది డయాగ్నొస్టిక్ రిజల్యూషన్ కూడా చాలా తక్కువ మీ పిసి యొక్క మదర్ బోర్డ్లో లోపం ఉందని కొన్నిసార్లు మీరు మాత్రమే చెప్పాలి కాని మదర్ బోర్డ్లో అది చెప్పని చోట మరియు అది నడుస్తున్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కనుక ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ BIST లో మేము దీన్ని హార్డ్వేర్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాము మరియు మీరు దీన్ని చేస్తే ప్రయోజనాలు వాస్తవానికి పరీక్ష ప్రయత్నం తక్కువగా ఉంటుంది ఎందుకంటే తీసుకున్న సమయం తక్కువగా ఉంటుంది రోగ నిర్ధారణ మంచిది ఎందుకంటే చిప్ స్థాయిలో చిప్స్ మీరు పరీక్ష చేయవచ్చు మరియు మీరు దీన్ని మైదానంలో చేయగలిగినందున మీ సిస్టమ్ నిర్వహణ మరియు మరమ్మత్తు ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిసారీ ఫీల్డ్ బదులుగా లోపం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ఒకే స్థలానికి వెళ్ళవలసి ఉంటుంది మీరు దీన్ని మీ స్వంత చిన్న ప్రయోగశాలలో కూడా చేయవచ్చు మొత్తం BIST నిర్మాణం ఇలా కనబడుతుంది నేను పరీక్షించదలిచిన నా సర్క్యూట్ పరీక్షలో ఉంది నాకు అవసరమైన భాగాలు ఏమిటి ఈ మొత్తం చిత్రం కోర్సు యొక్క చిప్ లోపలికి వెళ్ళే విషయం నాకు నమూనా జనరేటర్ అవసరం ఇది నా పరీక్షా నమూనాలను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు నేను చాలా మంచి టెస్ట్ జనరేటర్ కలిగి ఉన్నానని వాదించగలను ఇది చాలా మంచి చిన్న పరీక్షా నమూనాలను ఉత్పత్తి చేయగలదు దీనిని ఒక ROM లో ఉంచి ROM ని చిప్ లో ఉండనివ్వండి ఇది సాధ్యమే కాని ROM యొక్క ఓవర్ హెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని సర్క్యూట్ల కొరకు మీకు 1000 పరీక్ష వెక్టర్స్ అవసరమని కనుగొనవచ్చు కాబట్టి ఆ సరైన నిల్వ చేయడానికి మీకు 1000 పదాలతో కూడిన ROM అవసరం మరియు హార్డ్వేర్తో పోల్చితే ROM యొక్క యాక్సెస్ సమయం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఏమి జరుగుతుంది ఈ నమూనా జనరేటర్ అనేది ఒక రకమైన హార్డ్వేర్ నిర్మాణం ఇది చాలా వేగంగా నడుస్తుంది మరియు పరీక్ష కోసం ఉపయోగించబడే కొన్ని నమూనాలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ మల్టీప్లెక్సర్ మీరు ఈ ప్రాధమిక ఇన్పుట్ వెళ్ళవలసిన సాధారణ ఆపరేషన్ మోడ్లో ఉన్నారా లేదా ఈ నమూనా లోపలికి వెళ్ళవలసిన టెస్ట్ మోడ్లో ఉన్నారా అని ఎన్నుకుంటుంది అదేవిధంగా ఇక్కడ సాధారణ మోడ్లో అవుట్పుట్ సర్క్యూట్ PO ప్రాధమిక ఇన్పుట్లకు వెళుతుంది కానీ పరీక్ష మోడ్లో మీకు చిప్ లోపల ప్రతిస్పందన కాంపాక్టర్ ఉంటుంది నేను దీనిని వివరిస్తాను నేను మళ్ళీ ఒక సర్క్యూట్కు 1000 పరీక్షా నమూనాలను వర్తింపజేస్తున్నానని వాదించాను 10 అవుట్పుట్ పంక్తులు ఉన్నాయి నేను 1000 బిట్స్ సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాను మరియు ఈ 10 అవుట్పుట్ లైన్లలో ప్రతి 1000 టెస్ట్ వెక్టర్లకు అనుగుణంగా ఉంటుంది నేను ఎన్ని 1000 కలిగి ఉన్నానో అలాంటి 10 లైన్ లు ఉన్నాయి ఇది 10 కిలోబైట్ల డేటా అవుతుంది అప్పుడు మీకు 100 కిలోబైట్ల డేటా క్షమించండి క్షమించండి 10 1000 లోకి 10 పంక్తులు అవును 10 కిలోబైట్ల డేటా మీరు వాదించగలిగేది ఏమిటంటే నేను ఈ 10 కిలోబైట్ల ఆశించిన ప్రతిస్పందనను మళ్ళీ ఒక ROM లో నిల్వ చేస్తాను మరియు పరీక్ష జరుగుతున్నప్పుడు నేను వాటిని బిట్ బై బిట్ పోల్చి చూస్తాను ఇక్కడ మళ్ళీ మీరు బాగా చేయగలరని చెప్తాను కానీ మీ ఓవర్ హెడ్ చాలా అవుతుంది మీ ఇన్పుట్ వెక్టర్ను నిల్వ చేయడానికి అవుట్పుట్ ప్రతిస్పందనను నిల్వ చేయడానికి ఒక ROM ని ఉపయోగిస్తున్నారని చెప్తుంటే మీకు చాలా పెద్ద సామర్థ్యం పెద్ద పరిమాణం గల ROM అవసరం ఎందుకంటే ఆధునిక సర్క్యూట్ల కోసం మీకు మిలియన్లు అవసరమని సర్క్యూట్లు తెలియజేయండి పరీక్ష వెక్టర్స్ మరియు సర్క్యూట్లో 100 అవుట్పుట్లు ఉండవచ్చు కాబట్టి మీరు నిల్వ చేయాల్సిన పరీక్ష డేటా పరిమాణం చాలా పెద్దది మీకు ప్రతిస్పందన కాంపాక్టర్ అవసరం నేను దీనికి వస్తాను ఇది పరీక్ష డేటా యొక్క పరిమాణాన్ని సాపేక్షంగా చిన్న వాల్యూమ్కు తగ్గిస్తుంది మరియు సంపీడనం తర్వాత ఆ చిన్న విలువకు సరైన ప్రతిస్పందనను నిల్వ చేయడానికి మీరు ఒక చిన్న ROM ని ఉపయోగించవచ్చు సంపీడనం తరువాత మీరు కాంపాక్ట్ చేసిన ప్రతిస్పందనతో ROM లో నిల్వ చేయబడిన సంబంధిత బంగారు విలువతో పోల్చండి అవి సరిపోలితే మీ పరీక్ష ముగిసిందని మీరు చెప్తారు మంచిది అది విఫలమైతే అది చెడ్డదని మీరు అంటున్నారు కానీ కొన్ని విషయాలు ఉన్నాయి ఈ సర్క్యూట్లో మీరు PI నుండి మల్టీప్లెక్సర్కు కనెక్షన్ లాగా BIST తనిఖీ చేయని కొన్ని విషయాలు ఉన్నాయి ఇది నమూనా తరంను సర్క్యూట్ మరియు సర్క్యూట్ టు రెస్పాన్స్ కాంపాక్టర్కు మాత్రమే పరీక్షిస్తోంది కానీ ఈ PI కనెక్షన్ PO కనెక్షన్ ఇక్కడ ఏదైనా లోపం ఉంటే ఈ మార్గాలు పరీక్షించబడవు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు యాదృచ్ఛిక నమూనా పరీక్ష చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం ఇప్పటివరకు మనం చెప్పిన మరియు చూసినవి మనకు సర్క్యూట్ ఉందని మనకు లోపాల సమితి ఉందని గుర్తించగలిగే మంచి చిన్న లోపాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం పరీక్ష తరం సంక్లిష్టంగా ఉందని మనము చెప్పాము మరియు ముఖ్యంగా పెద్ద సర్క్యూట్లకు సమయం పడుతుంది ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఉంది ఇక్కడ మనం పరీక్షా నమూనా ఉత్పత్తిని మరచిపోతున్నామని మనము పరీక్ష నమూనా జనరేటర్ను అస్సలు ఉపయోగించము కొన్ని రకాల యాదృచ్ఛిక నమూనాలను బాగా ఉపయోగించుకుందాం యాదృచ్ఛిక నమూనాలు అంటే అవి పూర్తిగా యాదృచ్ఛిక నమూనాలు అవుతాయి కాని మీరు ఉత్పత్తి చేసేది వాస్తవానికి నకిలీ యాదృచ్ఛిక నమూనాలు సూడో రాండమ్ నమూనా అంటే సమయం లో పునరావృతమయ్యే నమూనాలు మరియు ఈ నకిలీ రాండమ్ నమూనాలు సాధారణంగా హార్డ్వేర్ నిర్మాణాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయబడతాయి దీనిని లీనియర్ ఫీడ్బ్యాక్ షిఫ్ట్ రిజిస్టర్ లేదా LFSR అంటారు మనం ఏమి చేయగలం మనం ఎల్ఎఫ్ఎస్ఆర్ను ఉపయోగించవచ్చు ఇది చాలా సరళమైన హార్డ్వేర్ నిర్మాణం లేదా మనం 1000 యాదృచ్ఛిక నమూనాలను ఉత్పత్తి చేయగలము మరియు తప్పు అనుకరణను ఉపయోగించవచ్చు ఆ 1000 పరీక్షా నమూనాలను యాదృచ్ఛిక నమూనాలను ఉపయోగించి లోపం ఏమిటో తెలుసుకోవచ్చు కవరేజ్ లోపాల శాతం ఎలా కనుగొనబడుతుంది తప్పు కవరేజ్ ఆమోదయోగ్యమైన విలువకు చేరుకుంటే ఈ చాలా నమూనాలను ఉపయోగించుకుందాం అని మనం చెప్పగలను నేను ఉదాహరణ ఇస్తున్నాను 1 మిలియన్ పరీక్షా నమూనాలను వర్తింపజేసిన తర్వాతే మనకు కావాల్సిన స్థాయికి చేరుకున్నామని అనుకుందాం సాంప్రదాయిక పరీక్షా తరం కోసం మీరు చూస్తే ఈ 1 మిలియన్ చాలా పెద్ద సంఖ్య ఎందుకంటే 1 మిలియన్ నమూనాలను ఉత్పత్తి చేయాలి ఎక్కడో నిల్వ చేస్తుంది ATE లో మనం ఈ నమూనాను ATE మెమరీలో లోడ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ నాకు LFSR ఉంది ఇది 1 మిలియన్ గడియార చక్రాల కోసం నడుస్తూ ఉంటుంది ఎక్కడైనా సరిగ్గా నిల్వ చేయడానికి ఏమీ లేదు నేను 1 గిగాహెర్ట్జ్ గడియార ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంటే ఈ 1 మిలియన్ నమూనాలు సరిగ్గా పనిచేయడానికి 1 మిల్లీసెకన్ల సమయం మాత్రమే పడుతుంది కాబట్టిఇక్కడ సమయం కూడా అంత సమస్య కాదు మీరు దీన్ని కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి పరీక్ష పొడవు పెద్దదిగా ఉండవచ్చు కానీ పరీక్ష తరం చాలా చిన్నది మరియు మనం కావలసిన కవరేజ్ స్థాయికి చేరుకునే వరకు కొనసాగించవచ్చు కానీ కొన్నిసార్లు ఇది BIST కి వర్తించదు ఒక పాయింట్ దాటి మనం ఇకపై లోపాలను గుర్తించలేమని మనం చూడవచ్చు అప్పుడు మిగిలిన లోపాల కోసం మీరు ATPG సాధనానికి మారవచ్చు కాని BIST అప్లికేషన్ కోసం మనం దీన్ని చేయము సాధారణంగా మనం స్వచ్ఛమైన యాదృచ్ఛిక నమూనా పరీక్ష చేస్తాము సాధారణ సర్క్యూట్ల ప్రవర్తన ఇలా ఉంటుంది నేను వెళ్లి సూడో రాండమ్ టెస్ట్ నమూనాల సంఖ్యను వర్తింపజేస్తున్నప్పుడు ఇవి టెస్ట్ వెక్టర్స్ సంఖ్య మరియు సూడో రాండమ్ను వర్తింపజేస్తాయి తప్పు అనుకరణ ద్వారా విలక్షణ వక్రతతో తప్పు కవరేజీని నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను ఇది వేగంగా పెరుగుతూనే ఉంటుంది కానీ పాయింట్ దాటి అది ఇప్పుడు తక్కువ స్థాయికి చేరుకుంటుంది మీరు ఈ పాయింట్ను గుర్తించగలిగితే ఇది నా పరీక్షా వెక్టర్స్ యొక్క వాంఛనీయ సంఖ్య అని నేను చెప్పగలను ఇప్పుడు ఈ సంఖ్య సర్క్యూట్ నుండి సర్క్యూట్ మీద ఆధారపడి లేదా మారుతూ ఉంటుంది ఇచ్చిన సర్క్యూట్ కోసంతప్పు అనుకరణను ఉపయోగించి మనం విలువను కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు లీనియర్ ఫీడ్బ్యాక్ షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు LFSR పేరు సూచించినట్లుగా ఇది ఒక రకమైన షిఫ్ట్ రిజిస్టర్ ఇది షిఫ్ట్ రిజిస్టర్ ఆధారంగా హార్డ్వేర్ సర్క్యూట్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ కూడా ఉంది మరియు ఫీడ్బ్యాక్ సర్క్యూట్ సరళ అభిప్రాయం ఇక్కడ మనం గణిత వివరాలలోకి వెళ్ళడం లేదు ఈ ఫీడ్ సర్క్యూట్ ప్రత్యేకమైన OR గేట్ కలిగి ఉంటుంది మరియు XOR ఫంక్షన్ ఒక లీనియర్ ఫంక్షన్ అని నిరూపించవచ్చు అందుకే దీనిని లీనియర్ ఫీడ్బ్యాక్ అంటారు మరియు LFSR నకిలీ యాదృచ్ఛిక నమూనాల యొక్క మంచి వనరుగా కనుగొనబడింది మరియు ఇది చాలా అనువర్తనాలలో ఉపయోగించబడింది రాండమ్ నంబర్ జనరేషన్ ఒక అప్లికేషన్ అయితే మీలో చాలా మంది సైక్లిక్ రిడెండెన్సీ చెక్ గురించి విన్నారు ఇది లోపం తనిఖీ కోసం ఉపయోగించబడుతుందికమ్యూనికేషన్ కోసం మీరు హార్డ్ డిస్కుల్లో కొంత డేటాను నిల్వ చేసినప్పుడు ప్రతిచోటా లోపాలు ఉండవచ్చు CRC అనేది లోపాలను గుర్తించడానికి చాలా సాధారణమైన మరియు ప్రసిద్ధమైన మార్గం మరియు ఇక్కడ మళ్ళీ మేము ఒక రకమైన CRC చెక్సమ్ లేదా సంతకాన్ని ఉత్పత్తి చేయడానికి LFSR ని ఉపయోగిస్తాము ప్రతిస్పందనల సంపీడనం గురించి మనం ఎక్కడ మాట్లాడుతామో అక్కడ కూడా మనం LFSR ను ఉపయోగించవచ్చు ఇది మనం తర్వాత చూద్దాం LFSR ఎలా ఉంటుంది LFSR యొక్క 2 ప్రత్యామ్నాయ నిర్మాణాలు ఉన్నాయి టైప్ 1 లేదా టైప్ 2 టైప్ వన్ అనేది మీరు అభిప్రాయాన్ని గుర్తించగల శాస్త్రీయ నిర్మాణం ఇది XOR గేట్ మీరు D1 D2 D3 D4 ను చూస్తారు లేదా ఇవి షిఫ్ట్ రిజిస్టర్గా అనుసంధానించబడిన ఫ్లిప్ ఫ్లాప్లు ఇవి D ఫ్లిప్ ఫ్లాప్లు చివరి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఈ XOR యొక్క ఇన్పుట్లోకి తిరిగి ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ D1 వంటి కొన్ని ఇతర అవుట్పుట్ కూడా XOR యొక్క ఇన్పుట్గా ఇవ్వబడుతుంది ఇక్కడ నాకు ఎంపిక ఉంది నేను దీనిని ఉపయోగించగలను నేను D2 D2 D3 నుండి తీసుకోవచ్చు ఇవన్నీ కలిసి ఉన్నాయి మరియు షిఫ్ట్ రిజిస్టర్ యొక్క అవుట్పుట్ మొదటి ఫ్లిప్ ఫ్లాప్కు ఇన్పుట్గా ఇవ్వబడుతుంది ఈ LFSR కి బాహ్య ఇన్పుట్ లేదని మీరు గమనించండి మీరు దాన్ని ప్రారంభ విలువతో లోడ్ చేసి గడియారాన్ని వర్తింపజేస్తే అది స్వయంప్రతిపత్తి పద్ధతిలో నడుస్తుంది ఇది కొన్ని నమూనాలను నిరంతరం ఉత్పత్తి చేస్తుంది డేటా సంపీడనం కోసం సాధారణంగా ఉపయోగించే LFSR యొక్క ప్రత్యామ్నాయ నిర్మాణం ఉంది ఇక్కడ ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో XOR ను ఉపయోగించకుండా మనం ఇలా చేద్దాం మనం నేరుగా అభిప్రాయాన్ని ఉపయోగిస్తాము కాని మనం ఈ XOR గేట్లను ఎక్కడో మధ్యలో మరియు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు XOR గేట్ ఉపయోగించండి మీరు ఈ లైన్ నుండి ఇన్పుట్లలో ఒకదాన్ని కూడా తీసుకోండి ఇక్కడ ఒక XOR గేట్ ఉండవచ్చుఇక్కడ నుండి ఒక ఇన్పుట్ వస్తుంది ఇక్కడ నుండి ఒక ఇన్పుట్ ఇలా ఉంటుందిఅలా దీనిని టైప్ 1 ఎల్ఎఫ్ఎస్ఆర్ టైప్ 2 ఎల్ఎఫ్ఎస్ఆర్ అంటారు LFSR ఉపయోగించి ఒక నమూనాను రూపొందించే ఉదాహరణను తీసుకుందాం టైప్ 1 ఎల్ఎఫ్ఎస్ఆర్ ను తీసుకుందాం ఇక్కడ నాకు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ 4 బిట్ ఎల్ఎఫ్ఎస్ఆర్ ఉన్నాయి ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఇలా ఉంటుంది డి 4 నుండి మరియు డి 1 నుండి ఎక్స్ఆర్ యొక్క అవుట్పుట్ డి 1 కి ఇవ్వబడుతుంది ఇప్పుడు LFSR యొక్క ప్రవర్తన మీరు అభిప్రాయ కనెక్షన్ను తీసుకుంటున్న పాయింట్ల మీద చాలా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఈ ఎల్ఎఫ్ఎస్ఆర్ యొక్క నిర్మాణం లక్షణం బహుపది అని పిలువబడే దాని ద్వారా నిర్వచించవచ్చు ఎల్ఎఫ్ఎస్ఆర్ కోసం ఈ ప్రత్యేకమైనది ఈ బహుపది ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుందిదీని అర్థం ఏమిటి మీరు x పవర్ 4 కు x ఒక పరామితి x పవర్ 4 దీనిని సూచిస్తుంది x పవర్ 4 x పవర్ 3 x పవర్ 2 x పవర్ 1 మరియు x పవర్ 0 ఇక్కడ మనకు x పవర్ 4 మరియు x పవర్ 1 కి కనెక్షన్ ఉంది అందుకే ఈ 2 టర్మ్స్ ఉన్నాయి మరియు 1 కూడా ఉంటుంది ఎందుకంటే మీరు x పవర్ 0 కి కనెక్ట్ అవుతున్నారు దీనికి బదులుగా కనెక్షన్ ఉంటే ఇక్కడ నుండి అప్పుడు x పవర్ 1 కు బదులుగా అది x పవర్ 2 గా ఉండాలి x స్క్వేర్ ఇక్కడ నుండి కనెక్షన్ ఉంటే అది x క్యూబ్ అయి ఉంటుంది మీరు ఎక్స్ఆర్ కు ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్న చోట నుండి మీ ట్యాపింగ్ పాయింట్లను బట్టి మీ లక్షణం బహుపది మారుతుంది దీనిని ఒక లక్షణ బహుపది అంటారు ఇప్పుడు ఉత్పత్తి చేయబడిన నమూనాలను చూద్దాం ఈ D1 ఇక్కడ ఉండాలి D4 D3 D2 D 1 మనం 1 0 0 0 1 0 0 0 తో LFSR ను ప్రారంభిస్తున్నామని అనుకుందాం మనం గడియారాన్ని వర్తింపజేస్తున్నప్పుడు ఒక షిఫ్టింగ్ ఉంటుంది మరియు కొత్త బిట్ అందుతుంది దీనిలో డి4 మరియు డి1 ల XOR ఉంటుంది ఇది డి 1 మరియు ఇది డి 4 మీరు ఈ D4 మరియు D1 0 మరియు కేవలం 1 లాగా బదిలీ చేస్తారు తదుపరిసారి మనం దానిని మార్చినప్పుడు ఈ 1 D1 లో మార్చబడుతుంది తదుపరి 1 మరియు 0 మీరు మళ్ళీ మార్చుతారు 1 మార్చబడుతుంది కాబట్టి 1 1 1 మరియు 0 మళ్ళీ 1 1 మార్చబడుతుంది 1 1 1 మళ్ళీ 1 0 మళ్ళీ 1 మార్చబడుతుంది కానీ ఇప్పుడు 1 మరియు 1 0 XOR 0 కాబట్టి ఇప్పుడు 0 మార్చబడుతుంది 1 మరియు 0 మళ్ళీ 1 ఇలా మార్చబడుతుంది మీరు గడియారాలను వర్తింపజేసేటప్పుడు మీరు చూస్తారు కొన్ని నమూనాలు సృష్టించబడినట్లు మీరు చూస్తారు మరియు ఒక నిర్దిష్ట సంఖ్య తరువాత ఈ 1 0 0 0 పునరావృతమవుతుంది 1 0 0 తర్వాత మళ్ళీ ఇదే నమూనా మళ్ళీ వస్తుంది నమూనాను లెక్కిద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నమూనాలు సృష్టించబడ్డాయి పునరావృతమయ్యే ముందు 15 నమూనాలు ఉత్పత్తి చేయబడతాయి ఇక్కడ ఏ నమూనా లేదు అని మీరు ఊహించగలరా అన్ని 0 నమూనా లేదు మీరు LFSR కోసం చూస్తారు అన్ని 0 నమూనాలలో చాలా ఉంది మీరు ఈ LFSR ని అన్ని 0 నమూనాలతో లోడ్ చేసిన తర్వాత ప్రమాదకరమైన చిక్కులను చెప్పవచ్చు ఇది మొత్తం 0 స్థితిలో ఉంటుంది ఎందుకంటే 0 మరియు 0 యొక్క XOR ఉంటుంది 0 0 మార్చబడుతుంది కుడి షిఫ్ట్ మరియు 0 వస్తుంది ఇది అన్ని 0 గా ఉంటుంది మనం డేటా జనరేషన్ అప్లికేషన్ కోసం ఎల్ఎఫ్ఎస్ఆర్ను కోరుకుంటున్నప్పుడల్లా దీన్ని అన్ని 0 తో ఎప్పటికీ లోడ్ చేయకూడదు మరియు ఇది మనం ఎంచుకున్న చాలా మంచి ఎల్ఎఫ్ఎస్ఆర్ ఎందుకంటే మనం 0 మినహా మిగతా 15 నమూనాలను ఉత్పత్తి చేయగలుగుతాము ఈ సంఖ్యలు 8 1 0 0 0 యొక్క దశాంశ సమానతను చూడండి 8 1 3 7 15 14 12 10 5 అప్పుడు 11 6 మరియు ఈ సంఖ్యలు యాదృచ్ఛికంగా కనిపిస్తాయి ఇప్పుడు యాదృచ్ఛికత కోసం కొన్ని ప్రామాణిక పరీక్షలు ఉన్నాయి యాదృచ్ఛికతకు సంబంధించి LFSR ద్వారా ఉత్పత్తి చేయబడిన నమూనాలను ప్రజలు విశ్లేషించారు మరియు ఒక పరీక్ష కాకుండా యాదృచ్ఛికత నాణ్యత చాలా బాగుందని కనుగొనబడింది ఇతర పరీక్షలు విఫలమయ్యాయి మీకు సీరియల్ బిట్ నమూనా కావాలనుకున్నా మీరు ఏదైనా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ తీసుకుంటారు ఇది కూడా యాదృచ్ఛిక 0 1 1 1 మరియు 0 1 0 1 1 మరియు 0 0 1 1 0 1 ఇది కూడా యాదృచ్ఛిక నమూనా మీరు ఒక సమాంతర నమూనాను యాదృచ్ఛికంగా తీసుకోవచ్చు లేదా సీరియల్గా మీరు ఫ్లిప్ ఫ్లాప్లో దేనినైనా అవుట్పుట్ తీసుకోవచ్చు కాని నేను చెప్పినట్లుగా ఒక పరీక్ష మాత్రమే యాదృచ్ఛికంగా సంతృప్తి చెందలేదు ఎందుకంటే ఇది ప్రాథమిక నిర్మాణం షిఫ్ట్ రిజిస్టర్ మీరు చూస్తారు వికర్ణంగా ఒక నమూనా ఉంది 0 0 0 0 ఇవి 1 1 1 1 కి మార్చబడుతున్నాయి కాబట్టి ఇవి కుడివైపుకి మార్చబడుతున్నాయి కాబట్టి దీనిని వేర్వేరు బిట్ల మధ్య క్రాస్ కోరిలేషన్ అంటారు ఇది విఫలమయ్యే ఒక గుణం ఇప్పుడు LFSR యొక్క కొన్ని నిర్వచనాలు ఇప్పుడు మనం ఈ ఉదాహరణలో 4 బిట్ ఎల్ఎఫ్ఎస్ఆర్ తీసుకున్నాము మరియు మనం 15 నమూనాలను ఉత్పత్తి చేసాము సాధారణంగా n బిట్ లేదా ఎన్ స్టేజ్ LFSR కోసం మనకు గరిష్టంగా 2 పవర్ n మైనస్ 1 కలిగి ఉన్ననమూనా ఉత్పత్తి అవుతుంది ఎల్ఎఫ్ఎస్ఆర్ చేత ఉత్పత్తి చేయబడిన అటువంటి క్రమం ఇక్కడ అన్ని 0 నమూనా కాకుండా ఇతర నమూనాలు ఉత్పత్తి అవుతున్నాయి వీటిని గరిష్ట పొడవు సీక్వెన్స్ లేదా ఎమ్ సీక్వెన్స్ అంటారు ఇప్పుడు ఈ LFSR లో ఉన్న లక్షణం బహుపది ట్యాపింగ్ పాయింట్లు అవి లక్షణం బహుపదిని నిర్వచించాయి m క్రమాన్ని ఉత్పత్తి చేసే లక్షణం ఉన్న బహుపదిని ఆదిమ బహుపది అంటారు ఇప్పుడు ఈ ఉదాహరణ కోసం ఇది ఆదిమ బహుపది అందుకే 15 నమూనాలు ఉత్పత్తి చేయబడ్డాయి మరొక నిర్వచనం ఏంటి అంటే తగ్గించవీలుకాని బహుపది అనేది ఒక బహుపది ఇది కారకం కాదు ఇప్పుడు ఆదిమ బహుపది అనేది తగ్గించవీలుకాని బహుపది రకం కాబట్టి ఈ రకమైన ఆదిమ బహుపదాలను గుర్తించడానికి మార్గాలు ఉన్నాయి ఈ ఆదిమ బహుపదాల యొక్క సమగ్ర జాబితాలు వివిధ ప్రదేశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను మీకు కొన్ని చూపిస్తున్నాను ఈ సంఖ్య ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్యను సూచిస్తుంది అంటే LFSR లోని దశల సంఖ్య మరియు ఇవి మీరు ట్యాప్ తీసుకుంటున్న కోడింగ్ రకం 3 1 0 అంటే మీరు కోర్సు యొక్క ట్యాప్ తీసుకుంటున్నారని అర్థం చివరి దశ నుండి 3 ఉంటుంది మరియు 1 మరియు 0 నుండి బహుపది 4 కి x క్యూబ్ ప్లస్ x ప్లస్ 1 అవుతుంది x 4 x ప్లస్ 1 అదేవిధంగా 16 ఈ 32 ఇది 64 మీరు చూస్తారు మీరు 32 బిట్ ఎల్ఎఫ్ఎస్ఆర్ను ఈ విధమైన ఆదిమ బహుపదితో తీసుకుంటే చాలా ట్యాపింగ్ పాయింట్లు ఉంటాయి అప్పుడు మీరు ఒక సర్క్యూట్ కలిగి ఉండవచ్చు ఇది 2 పవర్ 32 మైనస్ 1 నమూనాను ఉత్పత్తి చేస్తుంది అంటే 4 బిలియన్ నమూనాలు మనకు చాలా సౌకర్యవంతమైన సర్క్యూట్ ఉంది ఇది 4 బిలియన్ యాదృచ్ఛిక నమూనాలను ఉత్పత్తి చేయగలదు కాబట్టి ఇది పెద్ద ప్రయోజనం ఈ m సన్నివేశాలు నేను మొదట చెప్పినట్లుగా కొన్ని ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉన్నాయి ఇది పునరావృతమయ్యే ముందు కాలం 2 power n మైనస్ 1 అంటే బిట్ పి ప్లస్ ఐI కి p n మైనస్ 1 కి సమానంగా ఉంటుంది ఇది పి తరువాత పునరావృతమవుతుంది ఏదైనా 0 కాని స్థితి నుండి ప్రారంభించి LFSR మిగతా 2 పవర్ n మైనస్ 1 స్టేట్స్కు పునరావృతమయ్యే ముందు వెళ్తుంది ఇది మనము ఇప్పటికే చూశాము ఒకటి ల సంఖ్య సున్నాల సంఖ్యల వ్యత్యాసం 1 ఉంటుంది మీరు ఏదైనా బిట్స్ కోసం అవుట్పుట్ కాలమ్ చూస్తే మీ వద్ద 2 power n ఉండే సాధారణ సత్య పట్టిక కోసం చూడండి సున్నాల సంఖ్య మరియు 1 ల సంఖ్య సమానంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం 0 నమూనా లేదు కాబట్టి ఇప్పుడు సున్నాలు 1 తక్కువ ఉంటాయి కదా 1 ల సంఖ్య సున్నాల సంఖ్యను 1 మించి ఉంటుంది మరియు ఇక్కడ కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి అవి ప్రస్తుత సందర్భంలో చాలా ముఖ్యమైనవి కావు మీరు ఉత్పత్తి చేసిన బిట్ల క్రమం అంతటా పరిమాణం n యొక్క విండోను స్లైడ్ చేస్తే అప్పుడు ప్రతి బైనరీ నమూనాలు ఒక కాలానికి సరిగ్గా ఒకసారి కనిపిస్తాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు వెడల్పు 4 యొక్క విండోను స్లైడ్ చేస్తే మీరు దీనిని చూస్తారు 0 1 1 1 తరువాత 1 1 1 1 తరువాత 1 1 1 0 1 1 0 1 1 0 1 0 కాబట్టి ఇవి సరిగ్గా ఒకసారి మరియు ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇప్పుడు వాస్తవానికి అది నడుస్తున్న చోట ఇతర లక్షణం ఉంది ఇక్కడ మనము దానిని కోరుకోవడం లేదు ఇప్పుడు m సీక్వెన్స్ యొక్క యాదృచ్ఛిక లక్షణాలు మీకు ఇక్కడ ఆసక్తి ఉన్నవి ఎందుకంటే m సన్నివేశాలు చాలా మంచి నకిలీ యాదృచ్ఛిక లక్షణాలను కలిగి ఉన్నాయి ఆటో సహసంబంధం క్రాస్ కోరిలేషన్ 0 కానీ షిఫ్ట్ రిజిస్టర్ కనెక్షన్ కారణంగా మనము చెప్పినట్లుగా 2 అవుట్పుట్ బిట్స్ 2 వరుస అవుట్పుట్ బిట్స్ మధ్య క్రాస్ కోరిలేషన్ పేలవంగా ఉంది BIST వంటి విలక్షణ పరీక్షా వాతావరణంలో మనకు అవసరమైనన్ని నమూనాలను ఉత్పత్తి చేయవచ్చు నాకు 1 బిలియన్ నమూనాలు బాగా అవసరమని నేను చెబితే నేను చేయగలను నా ఉద్దేశ్యం ఏమిటంటే 1 గిగాహెర్ట్జ్ గడియారంతో పరీక్షను వర్తింపచేయడానికి నాకు 1 సెకను మాత్రమే అవసరం మరియు మంచి విషయం ఏమిటంటే గరిష్ట గడియార వేగాన్ని మనము పరీక్షించగలుగుతున్నాము దీనిని స్పీడ్ టెస్టింగ్ అని పిలుస్తారు ఇక్కడ కొన్ని లోపాలు కూడా సర్క్యూట్ ఆలస్యం కారణంగా తలెత్తుతాయి క్లిష్టమైన సమయాలు కూడా కనుగొనబడతాయి స్కాన్ డిజైన్లలో మనం తరచూ అలాంటి లోపాలను గుర్తించడం లేదు దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము మన తదుపరి ఉపన్యాసంలో BIST యొక్క ఇతర భాగాన్ని చూస్తాము మనము పరీక్ష తరం భాగాన్ని చూశాము ఇప్పుడు మనము స్పందనలు పొందిన తరువాత నేను ఎలా కాంపాక్ట్ చేస్తాను మరియు ఆ భాగాన్ని పోల్చడం తదుపరి ఉపన్యాసంలో కనిపిస్తుంది